డేటాబేస్ నిర్వహణ వ్యవస్థల మాడ్యూల్ 5 కు స్వాగతం మునుపటి మాడ్యూల్లో రిలేషనల్ మోడల్ ను పరిచయం చేయడంపై చర్చలను ప్రారంభించాము ఈ మాడ్యూల్లో మనము దీనిని ముగిస్తాము కాబట్టి చివరి మాడ్యూల్లో మనము అట్ట్రిబ్యూట్స్ రిలేషనల్ స్కీమాస్ మరియు ఇంస్టాన్సెస్ మరియు గణిత రూపంలో ఉదంతాల గురించి మాట్లాడాము మరియు చాలా ముఖ్యంగా కీ ల యొక్క భావన గురించి చర్చను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాము ఈ మాడ్యూల్లో రిలేషనల్ ఆల్జీబ్రా పై మరింత అర్థం చేసుకోవడానికి మరియు రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క కార్యకలాపాలతో పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇవి వేర్వేరు కార్యకలాపాలు మనము సెలెక్ట్ ప్రొజెక్ట్ యూనియన్ పరిశీలిస్తాము కాబట్టి రిలేషనల్ ఆపరేటర్లు మనం ఇప్పటికే చూసినట్లుగా రిలేషన్ ఏమిటి రిలేషన్ అనేది టేబుల్ తప్ప మరొకటి కాదు ఇది నిలువు వరుసల సమూహాన్ని కలిగి ఉంది మరియు ఇది ఆ నిలువు వరుసల ప్రకారం డేటాను నింపే వరుసలు లేదా రికార్డుల సమితిని కలిగి ఉంది ఎంపిక అనేది ఒక ఆపరేషన్ ఇది ఒక నిర్దిష్ట షరతు ఆధారంగా రిలేషన్ నుండి వరుసల ఉపసమితిని ఎంచుకుంటుంది కాబట్టి ఇది రిలేషనల్ ఆల్జీబ్రా ని అనుసరించి మనం రిలేషన్ పేరును ఉంచాము కాబట్టి మనం రిలేషన్ r నుండి ఎంచుకుంటున్నామని చెప్తాము మరియు తరువాత మనం ఇక్కడ ఒక షరతును ఉంచాము ఇది ప్రతిపాదిత షరతు కాబట్టి దీని కోసం r యొక్క అన్ని వరుసలు కానీ ఒక వరుస కానీ ఈ పరిస్థితిని సంతృప్తిపరుస్తుందో లేదో తనిఖీ చేయబడతాయి అప్పుడు అది ఫలితంలో చేర్చబడుతుంది అది పరిస్థితిని సంతృప్తిపరచకపోతే అది ఫలితంలో చేర్చబడదు కాబట్టి ఈ ఉదాహరణను చూద్దాం కాబట్టి మన కండిషన్ Ɵ A B D 5 కాబట్టి మీరు ఏ అడ్డు వరుసను ఎన్నుకోవాలో దాని విలువ ఒక అట్ట్రిబ్యూట్ దాని విలువను B అట్ట్రిబ్యూట్ గా సమానంగా ఉండాలి మరియు అది జరిగినప్పుడు దాని విలువ D 5 అని మీరు చెబుతున్నారు కాబట్టి మనం దీని ద్వారా చూస్తే మీరు సులభంగా మొదటి షరతు ద్వారా సులభంగా చెప్పవచ్చు A B ఈ అడ్డు వరుస ఈ పరిస్థితిని సంతృప్తిపరచదని మీరు చెప్పగలరు ఎందుకంటే A అనేది α మరియు B అనేది β అయితే ఈ 3 అడ్డు వరుసలు సంతృప్తి చెందుతాయి ఎందుకంటే A β అప్పుడు మీరు మళ్ళీ D ని చూస్తే ఈ D 5 అని మనం కనుగొన్నాము ఇది కూడా సంతృప్తికరంగా లేదని మనం చెప్తున్నాము ఎందుకంటే ఇది రెండూ కలిగి ఉండవలసిన రెండవ షరతు విఫలమవుతుంది కాబట్టి చివరకు ఈ రికార్డుకు వచ్చాము మరియు ఈ రికార్డ్ ఫలితంలో ఎంచుకున్న రికార్డు α α 1 7 β β 23 10 ఈ రెండు రికార్డులలో A B ఈ రెండు రికార్డులలో D 5 కాబట్టి సెలక్షన్ అనేది ఒక ప్రక్రియ ఇది టేబుల్ నుండి రిలేషన్ నుండి వరుసల ఉపసమితిని ఎన్నుకుంటుంది మరియు క్రొత్త రిలేషన్న్ని సృష్టిస్తుంది ఎంచుకున్న అన్ని రికార్డుల కోసం అన్ని అడ్డు వరుసలకు తప్పక ఎంచుకోవలసిన ఎంపిక పరిస్థితి ఆధారంగా ఉంటాయి కానీ నిలువు వరుసల సమితి మారదు అవి అలాగే ఉంటాయి కాబట్టి ఉదాహరణకు నేను ఒకవేళ σ A ≠ B అని సహజంగా చెబితే సహజంగానే నాకు A B C D ఫీల్డ్లతో రిలేషన్ ఉంటుంది మరియు ఆ రిలేషన్ ఈ అడ్డు వరుస మాత్రమే అవుతుంది A ≠ B మనకు ఉన్న ఏకైక వరుస ఇది నేను C 0 అని చెప్పే ఎంపికను కలిగి ఉండవచ్చు సహజంగా ఇది సంతృప్తి చెందుతుంది ఇది ఇది ఇది సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం రిలేషన్ ఎంపిక ఫలితం అవుతుంది కాబట్టి ఫలితంలో కొన్ని అడ్డు వరుసలు తొలగించాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ సెలక్షన్ అనేది D 1 అని నేను చెప్తున్నాను ఇది విఫలమవుతుంది ఇది ఇది ఇది విఫలమవుతుంది కాబట్టి అవన్నీ అలా విఫలమవుతాయి ఆపరేషన్ యొక్క ఫలితం మనం చివరిసారి చూసినట్లుగా మొత్తం రిలేషన్ కావచ్చు లేదా శూన్య రిలేషన్ కావచ్చు ఇక్కడ ఫీచర్ ఉన్న రికార్డ్ ఏదీ లేదు ఎందుకంటే రికార్డ్ ఏదీ సంతృప్తి చెందదు పరిస్థితి కాబట్టి ఇది ప్రాథమిక ఎంపిక ఆపరేషన్ తదుపరిదాన్ని ప్రొజెక్షన్ ఆపరేషన్ అంటారు కాబట్టి అడ్డు వరుసల ఉపసమితిని ఎంచుకోండి ప్రొజెక్షన్ తప్పనిసరిగా అసలు రిలేషన్ నుండి నిలువు వరుసల సమితిని ఎన్నుకుంటుంది కాబట్టి ఇది చూడటానికి చాలా సూటిగా ఉంటుంది ఇది ఈ సంజ్ఞామానం పరంగా వ్రాయబడింది ఆపై మీరు ప్రొజెక్షన్ ఫలితంగా మీకు కావలసిన నిలువు వరుసలను వ్రాస్తారు కాబట్టి ఇది Π A C కాబట్టి ప్రాథమికంగా కాలమ్ అంటే ప్రొజెక్షన్లో ఎంపిక చేయబడలేదు మీరు దాన్ని మరచిపోవచ్చు మీరు ఈ రిలేషన్ న్ని పొందారని మీరు చెరిపివేస్తే మరియు మీరు దాన్ని పొందిన తర్వాత దయచేసి ఒక రిలేషన్ ఒక సమితి అని గుర్తుంచుకోండి మరియు ఒక సమితిలో ప్రతి మూలకం విభిన్నంగా ఉండాలి కాబట్టి B ను చెరిపివేసిన తరువాత ఈ మొదటి మరియు రెండవ వరుస ఒకేలా మారాయి కాబట్టి సహజంగానే వారిద్దరూ అక్కడ ఉండలేరు వాటిలో దేనినైనా చెరిపివేయడం ద్వారా ఇది స్పష్టంగా ఉండాలి అందువల్ల అవి ఫలితంలో ఒక వరుసగా మారతాయి స్పష్టంగా నేను ఏదైనా ఇన్ఫీల్డ్ సింగిల్ ని కూడా చేయగలను అంటే ఏమైనప్పటికీ ఈ సందర్భంలో ఇది r కి సమానమైన సమితి అని అర్ధం కానీ స్పష్టంగా నేను ప్రాజెక్ట్ చేయడానికి కనీసం 1 నిలువు వరుసను కలిగి ఉండాలి నేను శూన్య అట్ట్రిబ్యూట్ ల మీద ప్రొజెక్ట్ చేయలేను ఎందుకంటే అది నాకు స్కీమాను ఇవ్వదు కాబట్టి నేను ప్రొజెక్ట్ చేసే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణం ఉండాలి కాబట్టి ఎంపిక మరియు ప్రొజెక్షన్ ఎంపిక నాకు నిలుపుకోవటానికి వరుసల సమితిని ఇచ్చింది మరియు ఫలితంలో నిలుపుకోవాల్సిన నిలువు వరుసలు ఏమిటో ప్రొజెక్షన్ నాకు ఇచ్చింది మరియు వాటిని కలపడం నేను డేటాబేస్ టేబుల్లో అనేక విభిన్న కార్యకలాపాలను చేయగలను ఇది నాకు చాలా ఆసక్తికరమైన ఫలితాలను ఇస్తుంది మరింత ముందుకు వెళ్ళే ముందు రిలేషనల్ ఆల్జీబ్రా అనుమతించే కొన్ని ఇతర కార్యకలాపాలను పరిశీలిద్దాం తరువాతిది Ս నేను తీసుకోగల రెండు రిలేషన్లు ఇవ్వబడ్డాయి Ս ఇది సమితి సిద్ధాంత యూనియన్ తప్ప మరొకటి కాదు R మరియు s అనే రెండు రిలేషన్లు తప్పనిసరిగా A మరియు B నిలువు వరుసలను కలిగి ఉండాలి ఎందుకంటే నిలువు వరుసలు ఒకేలా ఉండకపోతే Ս అర్ధవంతం కాదు ఎందుకంటే నిలువు వరుసలు వేర్వేరు అట్ట్రిబ్యూట్లు భిన్నంగా ఉంటే వాటి రకాలు మరియు డేటా విలువల రకం భిన్నంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకే టేబుల్లో ఉంచడం సాధ్యం కాదు కాబట్టి రెండు రిలేషన్లు ఒకే అట్ట్రిబ్యూట్లను కలిగి ఉన్నప్పుడు వాటి సందర్భాలను యూనియన్గా తీసుకోవచ్చు కాబట్టి ఈ రెండు రిలేషన్ లో ఉన్న అన్ని రికార్డులు ఒకే టేబుల్లో ఉంచబడతాయి కాబట్టి ఇక్కడ α1 ఇక్కడ వస్తోంది β 1 ఇక్కడ వస్తోంది రిలేషన్ పరంగా α 1 ఇక్కడ వస్తోంది α 2 ఇక్కడ వస్తోంది β 1 ఇక్కడ వస్తోంది β 3 ఇక్కడ వస్తోంది మరియు α 2 ఇక్కడ వస్తోంది ఈ రికార్డ్ α 2 రెండు సంబంధాలలోనూ ఉందని మీరు చూడవచ్చు మరియు ప్రత్యేకత యొక్క సమితి సిద్ధాంత భావన ద్వారా Ս లో అవి యూనిటైజ్ చేయబడాలి కాబట్టి వాటిలో ఒకటి తీసివేయబడుతుంది అవి ఒకేలా ఉన్నందున అది పట్టింపు లేదు ఏమైనప్పటికీ కాబట్టి ఒకే రకమైన అట్ట్రిబ్యూట్స్ ను కలిగి ఉన్న రిలేషన్ల కోసం మనం Ս మరియు అన్నింటినీ చేయవచ్చు ఇది రికార్డులు కాబట్టి ఇతర 3 వ ఆపరేషన్ 4 వ ఆపరేషన్ సమితి వ్యత్యాసం చేస్తోంది ఇది సెట్ సిద్ధాంతపరమైన వ్యత్యాసంగా పనిచేస్తుంది మళ్ళీ రెండు రిలేషన్లు ఒకే రకమైన అట్ట్రిబ్యూట్లను కలిగి ఉండాలి మరియు నేను r s యొక్క వ్యత్యాసాన్ని చేయగలను అంటే r లో ఉన్న కానీ s లో లేని అన్ని టుపుల్స్ చేర్చబడతాయి కాబట్టి ఇది చేర్చబడింది ఎందుకంటే ఇది ఇక్కడ లేదు కానీ ఇది చేర్చబడలేదు ఎందుకంటే ఇది s లో ఉంది ఎందుకంటే ఇది సెట్ s లో లేదు కాబట్టి ఇది సెట్ కాబట్టి మీరు సెట్ r ను తీసుకొని ఆపై s లో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేస్తారు మరియు మీరు r s పొందుతారు కాబట్టి నేను వెన్ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే రీక్యాప్ చేయడానికి చూస్తే ఇవి r s r గా సెట్ చేయబడతాయి కానీ S ఇది కాబట్టి రిలేషనల్ ఆల్జీబ్రాతో చేయగలిగే 4 వ ఆపరేషన్ ఉంది ఐదవది 2 రిలేషన్స్ యొక్క సమితి ఇంటర్సెక్షన్ వాస్తవానికి కొత్త ఆపరేషన్ కాదు ఇది ప్రాథమిక ఆపరేషన్ కాదు ఎందుకంటే నాకు r ఉంటే నాకు s ఉంటే ఇది r s ఇప్పుడు ఈ పెద్ద సమితి అయిన r నుండి ఈ సమితిని నేను తీసివేస్తే అప్పుడు ఏమి మిగిలి ఉంటుంది ఇది మిగిలి ఉంటుంది కాబట్టి నేను r నుండి r s లను తీసివేస్తే అప్పుడు ఏమి అవుతుంది ఉండటానికి తప్పనిసరిగా దీని ఇంటర్సెక్షన్ రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క ప్రాథమిక ఆపరేషన్ కాదు కానీ ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇది సెట్ Refer Slide Time 1403 వేర్వేరు అట్ట్రిబ్యూట్లను కలిగి ఉన్న రెండు వేర్వేరు రిలేషన్స్ లో మనం ఎలా చేరవచ్చు కాబట్టి రిలేషన్ r కి A B ఉంది మరియు రిలేషన్స్ లో C D E ఉంటుంది కాబట్టి మనము కార్టెసియన్ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు ని తీసుకోవడం అన్ని కలయికలను చేస్తుంది కాబట్టి దీనికి రెండు సంబంధాలు మరియు దీనికి 3 రిలేషన్లు ఉన్నందున దీనికి 1 2 3 4 5 6 7 8 ఉంటుంది దీనికి 4 రిలేషన్లు ఉన్నాయి కాబట్టి ఇవి 8 8 మొత్తం r యొక్క సంబంధాల జత లేదా r యొక్క రికార్డులు మరియు s యొక్క రికార్డులు చేర్చబడ్డాయి కాబట్టి ఇది కార్టిసియన్ ప్రోడక్ట్ ఈ విధంగానే మనం రెండు రిలేషన్ లో చేరవచ్చు కాని ఖచ్చితంగా ముఖ్యమైనది ఏమిటంటే మనం త్వరలో చర్చించబోతున్నాం ఇప్పుడు కార్టెసియన్ ప్రోడక్ట్ లో సమస్య జరగవచ్చు ఎందుకంటే అట్ట్రిబ్యూట్స్ ఉండవచ్చు ఇవి రెండు రిలేషన్ల మధ్య సాధారణం కాబట్టి మీరు కార్టేసియన్ ప్రోడక్ట్ ని తీసుకున్నప్పుడు రెండు అట్ట్రిబ్యూట్స్ సాధారణమైతే మీరు వారి పేరును ఎలా ఉంచుతారు ఎందుకంటే r మరియు s మధ్య ఉదాహరణ లో b అట్ట్రిబ్యూట్ సర్వసాధారణం కాబట్టి మీరు దానిని ఎలా చూసుకుంటారు అటువంటి సాధారణ పేర్లు జరిగినప్పుడు వాస్తవానికి మనం అట్ట్రిబ్యూట్ యొక్క పేరును రిలేషన్ పేరుతో మారుస్తాము కాబట్టి r నుండి వచ్చే b ను r b అని పిలుస్తారు మరియు s నుండి వచ్చే b ను s b అని పిలుస్తారు మరియు తదనుగుణంగా రిలేషనల్ ఆల్జీబ్రా టేబుల్ పేరు మార్చడానికి మరియు పేరును భిన్నంగా ఉంచడానికి మీకు ఒక మార్గాన్ని ఇస్తుంది కాబట్టి దీనికి ఇవ్వబడింది ఇది ఈ రిలేషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఈ చిహ్నం Ρ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మీరు రిలేషన్ r ను ఉపయోగించవచ్చు మీరు దానికి వేరే పేరు ఇవ్వవచ్చు మరియు దానిపరంగా చేయవచ్చు కాబట్టి దానితో మీరు వాస్తవానికి చేయవచ్చు ఎందుకంటే లేకపోతే మీరు r × r ను లెక్కించలేరు ఎందుకంటే మీరు r × r ను కంప్యూట్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు r a r b ఉంటుంది మరియు మీరు మళ్ళీ r a r b కలిగి ఉంటారు కాబట్టి మీరు r ను s కు పేరు మార్చడానికి మరియు దీన్ని గణించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి టేబుల్ పేరు మార్చడం అనేది మరొక లక్షణం ఇది ఆల్జీబ్రా యొక్క ప్రాథమిక ఆపరేషన్ కాదు కానీ ఇది ఏ రకమైన కార్టిసియన్ ప్రోడక్ట్ ని సాధ్యం చేస్తుంది చివరగా మనం కార్యకలాపాల కూర్పును తయారు చేయవచ్చు ఉదాహరణకు మనం ఇక్కడ చూపించేది మనకు రెండు రిలేషన్స్ ఉన్నాయి మరియు మీరు కార్టెసియన్ ప్రోడక్ట్ ని తీసుకున్నాము మరియు తరువాత మనం ఎంపిక చేసుకున్నాము కాబట్టి టేబుల్ను ఉత్పత్తి చేయడానికి r మరియు s యొక్క కార్టెసియన్ ప్రోడక్ట్ ని తీసుకోండి ఎందుకంటే మీరు ఆ ప్రక్రియను ఆపరేషన్లను ఇవ్వడానికి ఈ ఆపరేషన్లన్నింటినీ అనేక రకాలుగా కలపవచ్చు ఒక మంచి ఆపరేషన్ ఉంది ఇది సహజమైన జాయిన్ అని పిలువబడే ఇతర కార్యకలాపాల పరంగా వ్రాయబడినది ఇది మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాము నేను మొదట మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను నాకు రెండు రిలేషన్స్ r మరియు s లు ఉన్నాయని అనుకుందాం మరియు వాటి మధ్య సాధారణమైన కొన్ని అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు కార్టెసియన్ ప్రోడక్ట్ లో సాధారణ అట్ట్రిబ్యూట్స్ పరంగా మనం ఇంతకు ముందు చూశాము మనం ప్రాథమికంగా గుణాలు టేబుల్ పేరు పరంగా పేరు మార్చాము కాని ఇది సహజ ఉమ్మడి విషయంలో మనం చూస్తున్నది కాదు మనం చెప్పదలచుకున్నది ఏమిటంటే ఒక అట్ట్రిబ్యూట్ రెండు టేబుల్ల మధ్య సాధారణమైతే మీరు వాటిని చేరినప్పుడు ఆ సాధారణ అట్ట్రిబ్యూట్ పై వాటి విలువ ఒకేలా ఉంటే రెండు రంగాల నుండి వచ్చిన రికార్డులు చేరవచ్చు కాబట్టి ఇది చేయటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఈ రెండు టేబుల్ల కార్టెసియన్ ప్రోడక్ట్ ని చేయడానికి ప్రయత్నిస్తుంది మొదట సాధ్యమయ్యే అన్ని కలయికలను తీసుకుంటుంది కాని అప్పుడు మీరు ఒకే వరుసను మాత్రమే ఎంచుకుంటారు ఇక్కడ విలువలు ఒకే పేరు గల నిలువు వరుసల మధ్య సమానంగా ఉంటాయి కాబట్టి ఉదాహరణకు మీరు ఈ అడ్డు వరుసను మరియు ఈ వరుసను పరిశీలిస్తే కార్టేసియన్ ప్రోడక్ట్ లో ఏమి జరుగుతుంది నేను ఈ α 1 α a 1a ఆల్ఫాను కలిగి ఉంటాను నేను చిన్నగా వ్రాస్తాను కాబట్టి నేను ఈ వరుసను చూస్తున్న కార్టెసియన్ ప్రోడక్ట్ ని చేస్తున్నాను కాబట్టి నాకు A B C D ఉంది నాకు B D E మరియు α α a 1 a α ఉన్నాయి ఇప్పుడు అవి B తో సరిపోలితే D తో కూడా సరిపోలుతాయ్ కాబట్టి ఇది అలాగే ఉంచబడుతుందని నేను చెప్తాను కాని కార్టేసియన్ ప్రోడక్ట్ లో నేను మొదటి వరుస r యొక్క రెండవ వరుస s α 1 α a 3 a β తో వెళ్తాను ఇక్కడ B సరిపోలలేదు D సరిపోలలేదు కాబట్టి ఈ ప్రత్యేక ప్రవేశం తుది ఫలితంలో ఉండదు కార్టేసియన్ ప్రోడక్ట్ ని తీసుకోవటానికి మరియు ఒకేలా పేరు పెట్టబడిన అట్ట్రిబ్యూట్ కి విలువలు సరిపోయే ఆ వరుసలను మాత్రమే మీరు కలిగి ఉంటారు అందుకే మీరు కార్టెసియన్ ప్రోడక్ట్ ని తీసుకుంటే ఇప్పుడు వ్యక్తీకరణను చూడండి సాధారణ అట్ట్రిబ్యూట్స్ B మరియు C B మరియు D కాబట్టి B అట్ట్రిబ్యూట్ r B మరియు s B కాబట్టి కార్టేసియన్ ప్రోడక్ట్ లో r B s పేరు సాధారణం విలువ అదే విధంగా ఉండాలి D అనేది ఒక సాధారణ అట్ట్రిబ్యూట్ కాబట్టి r D లో r D విలువ మరియు s D లోని విలువ సమానంగా ఉండాలి కాబట్టి కార్టెసియన్ ప్రోడక్ట్ ఆధారంగా మీరు రెండు టేబుల్ల మధ్య రెండు రిలేషన్స్ మధ్య రెండు కాలమ్ మధ్య సమానంగా ఉండే అట్ట్రిబ్యూట్లపై విలువల సమానత్వం కోసం ఎంపిక చేస్తారు ఇది ఒక సెలక్షన్ ఎంపిక ఎందుకంటే మీరు రెండు Bs r B s B ఉన్న టేబుల్ను పొందుతారు అక్కడ రెండు Ds r D s D ఉన్నాయి కానీ ఈ ఎంపిక ప్రకారం అన్ని వరుసల కోసం అన్ని రికార్డుల వద్ద r B పై విలువ మరియు s B లో విలువ r D పై అదే విలువ మరియు r s B పై విలువ సమానంగా ఉంటాయి ఎందుకంటే మనం ఎంపికను అలా చేశాము కాబట్టి రెండు B నిలువు వరుసలు లేదా రెండు D నిలువు వరుసలను ఉంచడానికి ఎటువంటి కారణం లేదు Refer Slide Time 2233 కాబట్టి ఇప్పుడు మీరు A r B C r D మరియు E ఆధారంగా ప్రొజెక్ట్ చేస్తారు అంటే s B మరియు s D వదిలివేయబడితే మీరు వాటిని ప్రొజెక్ట్ చేయరు కాబట్టి మీరు ఈ ప్రొజెక్షన్ చేసిన తర్వాత నాచురల్ జాయిన్ యొక్క తుది ఫలితాన్ని మీరు పొందుతారు ఇది ABCD మరియు BDE యూనియన్లోని రెండు సంబంధాలు ABCDE అని మరియు అన్ని అట్ట్రిబ్యూట్స్ యూనియన్ కలిగి ఉంది మరియు వాటి విలువలు సాధారణంతో సరిపోలిన అన్ని రికార్డులు మీకు రిలేషన్ r మరియు రిలేషన్ D మధ్య ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒక ఎంపిక చేస్తే నేను ఇప్పుడు ABC లో ప్రొజెక్షన్ లేదా ABC D అని చెప్పగలను నేను B D E పై ప్రొజెక్షన్ చేస్తే నేను r యొక్క ఉపసమితిని పొందుతాను నేను s యొక్క ఉపసమితిని పొందుతాను కాబట్టి ఇది రిలేషనల్ ఆల్జీబ్రాలో సహజమైన జాయిన్ ఆపరేషన్ ఎందుకంటే ఇది ఉత్పన్నమైన ఆపరేషన్ అని మనం చూడవచ్చు ఎందుకంటే దీనిని పొందడానికి మనం కార్టెసియన్ ప్రోడక్ట్ ఎంపిక మరియు ప్రొజెక్షన్ను ఉపయోగించవచ్చు కాని నేను మీకు చెప్పినట్లుగా మనం చూసేటప్పుడు వీటిలో ఎక్కువ భాగం చూస్తాము ఈ విభిన్న క్వరీ కోడింగ్ ఉన్నాయ్ ఉదాహరణకు ఒక టేబుల్ ఇచ్చినట్లయితే కాలమ్లోని విలువల మొత్తాన్ని మనం లెక్కించగలము సగటు విలువలు విలువల గరిష్టం విలువల సగటు కాబట్టి ఇవి ఒక నిర్దిష్ట కాలమ్లోని బహుళ వరుసల యొక్క మొత్తం విలువలను కలిగి ఉంటాయి అందువల్ల వీటిని అగ్రిగేట్ ఆపరేటర్లు అంటారు మనం SQL గురించి మాట్లాడేటప్పుడు చూస్తాము ఇది నిజంగా SQL లో ఎలా కోడ్ చేయబడి ఉపయోగించబడుతుందో మనం చూస్తాము అయితే ఇవి ఉపయోగించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఎందుకంటే తరచుగా మనం తెలుసుకోవాలి ఇది నా ఉద్దేశ్యం అయితే వారు బోధకులు అందువల్ల ఏ బోధకుడికి గరిష్టంగా కోర్సులు లోడ్ ఉన్నాయో చూద్దాం గంటలు ఆధారంగా లేదా ఏ బోధకుడికి ఎన్ని ఉన్నాయి వేర్వేరు బోధకులపై సగటు లోడ్ ఎంత కాబట్టి సాధ్యమయ్యే ప్రతి సందర్భంలో వేర్వేరు అగ్రిగేట్ ఆపరేటర్లు తరచుగా అవసరమవుతారు మరియు వారు చాలా స్వచ్ఛమైన మరియు వాణిజ్య క్వరీ భాషలలో ఆపరేటర్లుగా కూడా అందుబాటులో ఉంటారు చివరగా రిలేషనల్ ఆల్జీబ్రా కూడా ఒక టేబుల్ ఇది ఎల్లప్పుడూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టేబుల్లను ఒకే టేబుల్లో మారుస్తుంది అది మనం అంటే నేను చాలా సరళమైన పరంగా అర్థం చేసుకోవచ్చు అది మీరు చూడగలిగే మార్గం మరియు అవుట్పుట్ టేబుల్లోని మొత్తం డేటా ఇన్పుట్ టేబుల్లలో ఒకదానిలో కనిపిస్తుంది అది క్రొత్త డేటా ఉత్పత్తి చేయబడదు ఇది ప్రాథమికంగా వేర్వేరు ఇన్పుట్ టేబుల్ల నుండి డేటాను కలపడం ఎంచుకోవడం కలపడం అంటే నేను ఒక నిర్దిష్ట అడ్డు వరుసకు ఒక అట్ట్రిబ్యూట్ విలువ 15 అని చూస్తే ఇది క్రొత్త డేటాను ఉత్పత్తి చేయదు అప్పుడు కొన్ని ఇన్పుట్ టేబుల్ ఉండాలి అక్కడ ఆ ఫీల్డ్లో ఒక అట్ట్రిబ్యూట్ విలువ 50 గా ఉంటుంది లేకపోతే ఇది మరలా జరగదు రిలేషనల్ ఆల్జీబ్రా రిలేషనల్ ఆల్జీబ్రాలో కోడ్ చేయలేని అల్గోరిథంలు ఉన్నాయి మనం దీనిని ఇంతకు ముందే ప్రస్తావించాము మరియు SQL భాష వాణిజ్య SQL భాష రిలేషనల్ ఆల్జీబ్రాపై ఆధారపడి ఉండటానికి ఇది ఒక పునాది కారణం కాబట్టి మనం కొన్ని అప్లికేషన్ సమస్యలను పరిష్కరించడానికి రిలేషనల్ ఆల్జీబ్రా కోడింగ్ తో పాటు ఇతర ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగించాల్సి ఉంటుంది సంగ్రహంగా చెప్పాలంటే కాబట్టి ఈ టేబుల్ మీరు గుర్తుంచుకోవడమే కాదు రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క ఆపరేటర్ల పరంగా మీరు నిపుణులై ఉండాలి మనం క్వరీ కోడింగ్ చేయడం ప్రారంభించినప్పుడు మనం చాలా ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తాము కాబట్టి మనం ఎంపిక గురించి మాట్లాడాము ఇది వరుసలను ఎంపిక చేస్తుంది మనం టేబుల్ యొక్క కొన్ని నిలువు వరుసలను తీసుకునే ప్రొజెక్షన్ గురించి మాట్లాడాము మనం రెండు రిలేషన్ల యొక్క కార్టెసియన్ ప్రోడక్ట్ గురించి మాట్లాడాము ఇది అన్ని మిశ్రమ రిలేషన్ల ను చేస్తుంది ఒకేలాంటి అట్ట్రిబ్యూట్స్ కలిగి ఉన్న రెండు టేబుల్ల రికార్డుల యూనియన్ గురించి మనం మాట్లాడాము మనం సెట్ వ్యత్యాసం గురించి మాట్లాడాము ఇది మళ్ళీ ఒక రిలేషన్ యొక్క రికార్డుల వ్యత్యాసం వాటికి ఒకే రకమైన అట్ట్రిబ్యూట్స్ ఉన్నాయి సెట్ డిఫరెన్స్ అని పిలువబడే ప్రొజెక్షన్ ఆధారంగా చాలా ఆసక్తికరమైన ఆపరేషన్ను చూపించాము వారు కలిగి ఉన్న 1 లేదా అంతకంటే ఎక్కువ సాధారణ అట్ట్రిబ్యూట్స్ ఆధారంగా చేరుతుంది ఇప్పుడు నేను రెండు టేబుళ్ల మధ్య నాచురల్ జాయిన్ చేసినట్లయితే దానిని మీరు ఇప్పటికే గమనించారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఏ సాధారణ అట్ట్రిబ్యూట్ లేనిది అప్పుడు ఫలితం కేవలం కార్టెసియన్ ప్రోడక్ట్ ఎందుకంటే కార్టెసియన్ ప్రోడక్ట్ చుట్టూ ఉన్న ఎంపికలో మీకు ఏవైనా ఫీల్డ్లను మీకు తెలిసిన ఏ వరుసలను అయినా విడిగా ఎంచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇది కేవలం కార్టిసియన్ ప్రోడక్ట్ గా మారుతుంది కాబట్టి ఈ మాడ్యూల్లో మనం రిలేషనల్ ఆల్జీబ్రా ను పరిచయం చేసాము మరియు రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క ప్రాథమిక మరియు ఉత్పన్నమైన ఆపరేటర్లతో మనకు పరిచయం కలిగి ఉన్నాము తదుపరి మాడ్యూల్లో ముందుకు వెళితే రిలేషనల్ మోడల్ను లోతుగా పరిశీలించి క్వరీ రూపకల్పన మరియు డేటాబేస్ రూపకల్పన వైపు పురోగమిస్తుంది